ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ ఇప్పటి వరకు మనము విన్న చాలా విషయాలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి అదేమిటంటే మొదట మీరు ఏదైనా ఒక ప్రాంతంపై ఆసక్తి కలిగి ఉండాలి అన్న విషయము మీకు తెలుసు అని మేము భావిస్తున్నాము మీరు కలిగి ఉండాలి మీకు ఆ ప్రాంతంపై ఆసక్తి ఉందని మీరు గుర్తించారు ఎందుకంటే కాలక్రమేణా మీరు ఆ ప్రాంతంపై చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు కాబట్టి మరియు ఆ తరువాత మీకు ఒక అభిరుచి ఏర్పడుతుంది అలా ఏర్పడేటందుకు మీకు కొంత సమయం పడుతుంది అన్న విషయాన్ని గుర్తించండి మీకు ఆసక్తి ఉందని మీకు అనిపించే విషయాలు చాలా ఉంటాయి కానీ ఇందులో నిజంగా ఏదో ఉంది అన్న విషయము మీలో ఉన్న ఒక తీగను తాకుతుంది కాబట్టి అది మీరు పరిగణించ దగ్గ విషయం అని నేను అనుకుంటున్నాను ఈ చర్చ ఒక సాధారణ అంగీకారాన్ని సూచించింది విద్యార్థి సమాజానికి మరియు ఇప్పటికే పరిశోధకులుగా ఉన్న వ్యక్తులకు ఆ పరిశోధన సవాలుగా ఉంటుంది అన్న విషయాన్ని ఇద్దరు అంగీకరిస్తారు అని నా ఉద్దేశ్యం సవాలు అనే దానిలో చాలా అంశాలు ఉన్నాయి దీనికి అతి ముఖ్యమైన కారణం మనమే అనేది వాస్తవం అని కూడా నేను అనుకుంటున్నాను మనము పరిశోధన చేస్తున్నప్పుడు పరిశోధన గురించి నేర్చుకుంటాము కాబట్టి ముఖ్యంగా మొదటిసారి పరిశోధకులుగా చేరితే అప్పుడు మీరు విద్యార్థిగా చేరినప్పుడు మీకు తెలుసా అప్పుడు పరిశోధనా ప్రక్రియ గురించి నిజంగా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు అన్నిటి గురించి తెలియకపోవచ్చు మీరు ఆ ప్రక్రియలో పాల్గొని మరియు మీరు ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు మీరు నేర్చుకుంటున్నారు అయితే మీరు కోర్సు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పని మీరు మీ మొదటి తరగతి లేదా మొదటి ప్రమాణం నుండి మీ కోర్సు వర్క్ చేస్తూ ఉండి ఉండవచ్చు మీరు తరగతి లో చేస్తారు మీరు పరీక్షలు రాస్తారు మీకు మార్కులు వస్తాయి అది మీకు తెలిసిన ఒక నమూనా ఇది మీకై మీరు పూర్తిగా నిర్వహిస్తున్న క్రొత్త నమూనా మీరు చేసిన తర్వాత అకస్మాత్తుగా మీ బ్యాచిలర్ డిగ్రీ లేదా మీ మొదటి మాస్టర్స్ డిగ్రీ మరియు మొదలైనవి వస్తాయి ఇది సవాలుగా మారుతుంది దానికి కారణం ఏమిటి అంటే మీరు రెండు పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీకు తెలుసా ప్రక్రియ ద్వారా వెళ్ళటం మరియు ఆ ప్రక్రియను పూర్తి చేయడం అనేవి ఆ రెండు పనులు మీకు తెలుసు మరియు మీ మనస్సు అంతర్భాగంలో డిగ్రీ పొందడం అనే ఉద్దేశ్యం ఉంటే అది కూడా మీ ముందు ఉంది మరియు అది చేసే మొత్తం ప్రక్రియ మీరు కనుగొంటున్న విషయం కాబట్టి అందుకే ఆ కారణం ఒక సవాలుగా ఉంటుంది మరియు మేము కూడా ఎత్తి చూపినట్లుగా ఆ పని చాలా సాధారణంగా ఉంది ఇక్కడ నా ప్రమేయం లేదు ఇది నాకు ఇష్టం లేదు అనే విషయాలు మీరు చూడకూడదు మీకు తెలుసు అకస్మాత్తుగా మీరు ఎక్కడో ఒక పరిశోధనా కార్యక్రమానికి వస్తారు ఆపై మీకు తెలుసు ఒక చక్కని ఉదయం మీకు అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన ఆలోచన వస్తుంది మరియు అంతే మీ పని పూర్తయింది అది ఎప్పుడూ ఆ విధంగా పనిచేయదు ఇది చాలా రోజువారీ పని మీరు పని చేస్తూనే ఉండాలి మరియు ఆ సాధారణ పనులన్నింటినీ నిర్మించడం ద్వారా మీ అనుభవం పెరుగుతుందని మీకు తెలుసుకోవాలి మీ అనుభవం పెరిగితే మీలో విశ్వాసం పెరుగుతుంది అది మీ సామర్ధ్యాన్ని పెంచుతుంది మీకు తెలుసా అంతర్దృష్టులను గుర్తించడం ద్వారానే ఆ ప్రాంతంలోకి వెళ్లడం మొదలవుతుంది మరియు మీరు నిజంగానే ఆ రహదారులను ఏర్పరచటం ప్రారంభించినప్పుడు మీరు తిరిగి చూడవచ్చు మరియు చెప్పవచ్చు మీకు తెలుసా నేను ఇప్పుడు పరిశోధన చేయడం ప్రారంభించాను అదే మీరు అర్థం చేసుకోవలసిన అంశం కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీకు తెలుసా మీరు పరిశోధనలో చూసినప్పుడు మరియు మీరు మీ పరిశోధనా అంశాలను ఇతరుల ముందు ఎలా చర్చించాలి అన్న కోణము మీరు ప్రయోగాత్మకమైన పని చేసినప్పుడు మరియు మీరు డేటా ను సేకరిస్తారు చాలా చాకిరీ చేస్తారు ఆ డేటాను సేకరించడం ఎంత కష్టమో ఎంత చాకిరీ చేయాలో మీకు తెలుసు ఆయా విషయాలు మీరు చర్చించినప్పుడు మీ దృక్పథాన్ని దానితో ఉంచడానికి ప్రయత్నించినప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆయా ప్రయోగాలు ఆ నిర్దిష్ట సమాధానం ఇవ్వడానికి కారణం ఇది అని మీకు తెలుసు అంటే మీరు వాస్తవానికి పరిశోధన చేస్తున్నప్పుడు ఆ డేటాను విశ్లేషించడం ప్రారంభించి దాని నుండి ఏదో తెలియజేస్తారు ఇది మీకు ప్రత్యేకంగా తెలుసు అని చెప్పడం కంటే ఎక్కువ మీరు కొన్ని ఇతర పరామితులను పెంచినప్పుడు మరొక పరామితి పెరుగుతుంది కాబట్టి అది కేవలం డేటా కానీ ఇది ఎందుకు పెరుగుతోంది అనే దాని గురించి చెప్పటమే మీ పరిశోధన ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే పరిశోధన కూడా సవాలుగా ఉందని మేము ఎందుకు చెప్పాము అనే అంశాన్ని తీసుకుంటే పరిశోధన దీర్ఘకాలిక మరియు చక్రీయ స్వభావం కలది ఇది నేను రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం విధ్యార్ధులతో అనుభవించాను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వారు చూడటానికి వచ్చినప్పుడు ప్రయత్నించినప్పుడు మీకు తెలుసా నేను పరిశోధన ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను వారు ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుంది కోర్సు నేర్చుకోవడం మరియు మీరు క్రొత్త పనులు చేస్తున్నారు మరియు మీరు కొన్ని మంచి ఫలితాలను కూడా పొందవచ్చు కానీ ముందుగానే లేదా తరువాత మూడు వారాలు లేదా నాలుగు వారాల తర్వాత ఏదో ఒకటి పని చేయకపోవచ్చు లేదా కావచ్చు మీరు పొందుతున్నది వాస్తవానికి లభించేది మీరు అనుకున్న దానితో వ్యతిరేకంగా ఉండవచ్చు కాబట్టి ఇది చక్రీయ ప్రక్రియ కాబట్టి పరిశోధన ఎక్కడో ఉన్నట్లు మీరు కనుగొంటారు వాస్తవానికి మీ అంచనాలకు అనుగుణంగా లేని విషయాలు మరియు అక్కడే నేను ఉన్నాను కనుగొనబడినది వాస్తవానికి ఉత్తీర్ణత సాధించగల కొంతమంది విద్యార్థులు తిరిగి దినచర్యలో ఆ దశలలో పడిపోతారు మీ జ్ఞానాన్ని వెనక్కి తీసుకురావడానికి మరియు భిన్నమైన వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి ఆపై ఆ ప్రతికూలతల గుండా వెళ్లి మళ్ళీ పైకి రండి కాబట్టి అది పెద్ద ఆత్మ విశ్వాసం ఆ ఇది చాలా చాలా సవాళ్ళతో కూడి ఉంటుంది అరుణ్ ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు నిలబడాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఇదంతా మనస్సులో ఉంది ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే అవును ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఇదే కోట్ ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఫణి ఇంతకు ముందు చెప్పిన వాటిలో దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని పునరుద్ఘాటించవచ్చని కూడా నేను భావిస్తున్నాను మీరు పని చేస్తున్నారు స్వల్పకాలిక విషయాలపై దృష్టి పెట్టిన సందర్భంలో మీరు చేస్తున్న పని యొక్క పెద్ద చిత్రాన్ని చూడటం పై మీ దృష్టిని సడలించకూడదు అలా చేయటం వలన ఎల్లప్పుడూ పెద్ద చిత్రము పై మీ దృష్టి నిలిచి ఉండి అవసరమైన సందర్భంలో మీ వద్ద ఉన్న దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో సహాయపడుతుంది మీ ఫలితం ఎక్కడ సరిపోతుంది ఇది నిజంగా పెద్ద చిత్రానికి చక్కగా సరిపోతుందా లేదా నిజంగా మిమ్మల్ని అటు వైపు తీసుకెళ్తుందా మరియు నేను ప్రస్తావించదలిచిన మరొక విషయం ఏమిటంటే మీరు మీ పరిశోధనను మీరు సమస్యతో ప్రారంభించవచ్చు మీ మనస్సులో ఒక నిర్వచనం మరియు మీరు ఒక సమస్య వైపు పనిచేస్తున్నప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు మీకు అవసరమయ్యే లేదా బహుశా అదే నిష్పత్తి లేదా సమాన పరిమాణం ఉన్న మరి కొన్ని ఇతర సమస్యలను కనుగొనవచ్చు ఇలాంటి పరిశోధన చేయడం కూడా విలువైనదే అంటే మీ సమస్య యొక్క నిర్వచనం మార్గం వెంట మార్పులకు లోబడి ఉంటుంది వాస్తవానికి ఏదో ఒక సమయంలో ఆచరణాత్మక కారణాల వల్ల మీరు మీరు పని చేస్తున్న ఒక సమస్యను స్తంభింపజేయాలి అయితే మీరు పనిచేసిన మొదటి సంవత్సరంలో సమస్య నిర్వచనం మారవచ్చు మరియు మీరు చిన్న విషయం అని భావించిన కొన్ని విషయాలు నిజంగా ఎవరి ద్వారానూ పరిష్కరించబడ లేదు మరియు అక్కడ పని చేయడానికి చాలా అవకాశము ఉందని మీరు కనుగొన్నారు మరియు అలా కూడా చేయవచ్చు ఆది మీ యొక్క స్వంత పరిశోధన సమస్యగా మార్చుకోండి కాబట్టి ప్రారంభ సంవత్సరాలలో మీకు కొంచెం వెసులుబాటు ఉంటుంది దీనిని మీరు నెమ్మదిగా స్తంభింపజేయాలి మీరు ఐస్ క్రీం తయారు చేయడం ప్రారంభించినట్లు మరియు చివరగా మీరు ఐస్ క్రీం వలె స్తంభింపచేసిన ఉత్పత్తిని కలిగి ఉంటారు మీరు నిజంగా ద్రవ స్థితిని కలిగి ఉండలేరు కూడా కరిగిన స్థితి ఉంటుంది తరువాత ద్రవ స్థితి ఉంటుంది తరువాత ఘన స్థితి ఉంటుంది ఆ మార్గం ఇలా ఉంటుంది సరేనా ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మేము ఇప్పటివరకు చర్చిస్తున్న కొన్ని విషయాలు JC బోస్ నుండి వచ్చిన ఈ కోట్లో చక్కగా సంగ్రహించబడింది మరియు ఇది చాలా సరళంగా ఇలా చెబుతుంది "నిజమైన ప్రయోగశాల అనేది మనస్సు ఇక్కడ భ్రమల వెనుక సత్య నియమాలను మనం వెలికి తీస్తాము " కాబట్టి ఇది జెసి బోస్కు ఆపాదించబడిన సామెత మరియు ఇది ఈ విధమైన ఆలోచలను తెస్తుంది మీకు తెలుసా క్రొత్త విషయాలను క్రొత్త మార్గాల్లో చూడటానికి మన మనస్సును మనము ఉపయోగిస్తున్నాము అభ్యాసంతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాము దానిని మనం ఇతరులకు తెలియజేయవచ్చు పరిశోధన యొక్క ప్రాపంచిక అంశాల గురించి మనము ఈ ప్రక్రియ ద్వారా చర్చించాము అబిజిత్ నుండి ఈ వ్యాఖ్య కూడా ఉంది ఇది చక్రీయ ప్రక్రియ కాబట్టి తరచుగా మీరు ప్రారంభిస్తారు మరియు మీ ప్రారంభ ప్రయోగం పనిచేయడం ప్రారంభించింది అని మీకు తెలుసు కాబట్టి మీకు చాలా సంతోషంగా ఉంది ఆపై నాకు తెలుసు రెండు మూడు వారాల తర్వాత మీరనుకున్న విధంగా పని చేయదు మొట్టమొదటిసారిగా ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధి చేసే ప్రయత్నానికి మరియు ఒక అనుభవజ్ఞుడైన పరిశోధకుడు చేసే పరిశోధనకి మధ్య గల అతి పెద్ద వ్యత్యాసం చేసే ప్రయత్నమే అనుభవజ్ఞుడైన పరిశోధకుడు ముందుకు వెళతాడు సాధారణ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మొదటి సారి లేదా పరిశోధనకు హాజరు అయ్యి ఆ ప్రయోగాలు విఫలమైనప్పుడు ఆటను పూర్తిగా నిరుత్సాహ పడతారు మరియు నిజంగానే ఈ మొత్తం ప్రక్రియ అర్థరహితంగా అయినట్లు కనిపిస్తుంది ఈ ప్రక్రియ వ్యర్ధము అని అనిపిస్తుంది కానీ ఈ ప్రక్రియలో నిజమైన అనుభవం ఉన్న పరిశోధకుడు ఈ ప్రక్రియని ఆనందిస్తాడు ఇది మీకు తెలుసా ఇలా జరిగే అవకాశం ఉంది ప్రయోగం పని చేయలేదు అని తెలిసినా అతను తన ఆలోచనల పట్ల చాలా సౌకర్యవంతంగా ఉంటాడు తిరిగి కూర్చుని ఆపై విశ్లేషించడానికి ప్రయత్నిస్తాడు సరే మనకు ఇది వచ్చింది ఇది మనము కోరుకున్న విధంగా వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో లేదా మనం ఎక్కడ ఉన్నాము అనుకొనే తన విధానాన్ని తిరిగి అంచనా వేసుకుంటాడు అదే ఇప్పుడు మనం చర్చించ దలిచిన విషయం మీరు పని చేసేటప్పుడు లేదా మీరు చేసిన పనిని ప్రదర్శించడానికి ప్రయత్నించినప్పుడు వైఫల్యం చెందవచ్చు ఇతర వ్యక్తులు దానితో ఎలా అనుభవం కలిగి ఉన్నారు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును సరిగ్గా మీరు చూస్తే చాలా పరిశోధనా పద్దతులు కోర్సులలో మీరు మీ పరిశోధన చేసే మార్గం వంటి లేఅవుట్ ఒకటి వేసుకుంటారు మీరు సాహిత్య పరిశీలన చేస్తారు అప్పుడు మీరు ఒక సమస్యను గుర్తించి అటుపై అదే సమస్య పైన పని చేస్తారు మీరు దాన్ని పరిష్కరిస్తారు తరువాత మీరు దానిని ప్రచురిస్తారు కనీసం నా అనుభవంలో చాలా తక్కువ సమస్యలు ఆ విధంగా సానుకూలము అవ్వటం నేను చూశాను ఒక వేళ మీరు ఏదైనా ప్రాంతాన్ని గుర్తించి పని ప్రారంభిస్తే మీరు ఏదైనా చేస్తారు ఆపై మీరు పురోగతి సాధించకపోవచ్చు స్థిరంగా ఉంటారు అప్పుడు మీరు వేరొక విధముగా ప్రయత్నిస్తారు దానిపై పొరపాట్లు చేస్తారు అప్పుడు మీరు ఏదైనా ప్రయత్నించండి లేకపోతే మీరు వేరే ప్రాంతాన్ని చూస్తారు మీరు కొన్ని చర్చలు వింటారు ఎవరి ఉపన్యాసమో వింటారు లేదా వేరొక దానిని ప్రయత్నిస్తారు కనుక ఇది యాదృచ్ఛికంగా వెళుతుంది నా సహోద్యోగి ఒకరు ఉన్నారు పరిశోధన యాదృచ్ఛిక నడక అని ఆయన చాలా చక్కగా చెప్పారు కాబట్టి మీరు ఆ విధముగా నడుస్తున్నప్పుడు దానిలో వైఫల్యం ఉంటుంది మరియు మీరు దానిని ఆశించాలి ఇది నా ఉద్దేశ్యం ఇది ప్రజలకు తెలియనిది కాదు కానీ దానితో వ్యవహరించడం చాలా కష్టం అవుతుంది ప్రారంభ దశలలో మీరు దీన్ని కొద్దిగా ఎదుర్కోవచ్చు ఎందుకంటే మీరు దీన్ని నిజంగా ప్రచురించలేరు కానీ ఎప్పుడు మీరు రచనను ప్రచురించడానికి ప్రయత్నిస్తారు అక్కడ కూడా విషయాలు తిరస్కరించబడటం మీరు చూస్తారు మొదటిసారి మీరు మీ పనిని సమర్పించారు తిరస్కరించబడే సంభావ్యత చాలా ఎక్కువ మొదటిసారి మీరు ప్రయత్నిస్తున్నందున అది తిరస్కరించబడుతుంది వేరొకరికి ఏదైనా తెలియజేయండి మొదటిసారి మీరు ఏదైనా వ్రాస్తున్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది మరియు మీరు దానిని ఆశించాలి దానిపై స్పందించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఏదైనా తిరస్కరించబడినప్పుడు లేదా అనుకున్న విధముగా జరగనప్పుడు మీరు పూర్తిగా నిరాశ చెందవచ్చు లేదా మీరు దాన్ని పూర్తిగా విసిరి పడవేయనూవచ్చు లేదా మీరు పూర్తిగా పోరాడటానికి సంసిద్ధులు కావచ్చు చెప్పండి ఈ వ్యక్తి ఆర్ధము లేకుండా మాట్లాడుతున్నాడు లేదా ఇత్యాది విషయాలపై అలోచనలు సాగవచ్చు కాబట్టి మీరు మంచిగా మధ్య మార్గాన్ని పట్టుకోవాలి ఏదైతే సాధ్యమో దానినే తీసుకోండి మరియు పరిశోధన యొక్క మరొక గొప్ప ప్రయోజనం ఏమిటంటే మీ వైఫల్యాన్ని మీరు ఉపయోగించు కోవచ్చు చాలా సందర్భాలలో మీరు మీ ప్రారంభ అంచనాలను మార్చుకునే అవకాశము మీకు ఉంటుంది కాబట్టి అలా చేయండి ఇది పాఠ్యపుస్తకంలోని సమస్య కాదు ఎందుకంటే అక్కడ షరతులు ఇవ్వబడతాయి మరియు మీరు సరైన సమాధానం పొందాలి మీరు ప్రశ్నలను మార్చడం కొనసాగించవచ్చు కాబట్టి చాలా తరచుగా ప్రజలు కీలకమైన ఈ అంశాన్ని మరచిపోతారు మీరు మీ ఊహలను మార్చుకోవచ్చు మీరు మీ అనువర్తనాన్ని మార్చవచ్చు మీరు చాలా విషయాలను మార్చవచ్చు కొన్ని సందర్భాలలో మీ వైఫల్యం కూడా మీ విజయము కావచ్చు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఇది ఒక కీలకమైన అంశం ఊహలను మార్చడం అనేది కొద్ది నిమిషాల క్రితం నుండి నా మనస్సులో మెదులుతున్న కీలకమైన మాట ప్రతి పరిశోధన పని నిర్దిష్టమైన ఊహలపై ఆధారపడి ఉంటుంది ఎటువంటి ఊహలూ లేని పరిశోధనా పని ఇక్కడ ఏదీ లేదు మరియు నా విద్యార్థులకు నేను చెప్పే మొదట మీరు మీ ఊహల గురించి తెలుసుకోండి మీరు మీ సమస్యను పరిష్కరించటానికి ఇదే పడికట్టు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును తంగిరాల మీ ఊహలు పరిమితమా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అంటే నా ఉద్దేశ్యం ఇది మీ మనసుకు మాత్రమే వర్తిస్తుంది మరియు మీలో రూపు దాల్చిన ఊహలకు మాత్రమే వర్తిస్తుంది ఈ పడికట్టు లో ఇమిడే చాలా సమస్యలను మీరు నిజంగా కనుగొన్నారా కాబట్టి ఊహాలు నియంత్రణతో కూడుకున్నవిగా ఉండకూడదు మీ ఫలితాలు మీ ఊహలకు అనుగుణముగా ఉన్నంత కాలం మీరు ఖచ్చితంగా సరైన దారిలో ఉన్నట్టే మరియు మీరు విఫలము చెందవచ్చు అలా జరగవచ్చు కూడా మరియు ఆండ్రూ చెప్పినట్లు అలా వివిధ దశలలో జరగవచ్చు అది ప్రచురణ దశలో కావచ్చు లేదా అది మీ స్వంత ఆవిష్కరణలో కావచ్చు అబిజిత్ చెప్పినట్లు మీ అంతర్ దృష్టికి నిరీక్షణకు పూర్తిగా విరుద్ధముగా ఏదో కూడా జరగవచ్చు కానీ పరిశోధనలో విజయం లేదా వైఫల్యం వంటివి ఏమీ లేవని గుర్తుంచుకోండి ముఖ్యమైనది ఏమిటంటే మీరు ఆశించినవి మరియు మీరు కనుగొన్నవి మరియు మీ ఖాతాలోకి తీసుకోవడం మరియు ధృఢమైన ఆవిష్కరణతో ప్రశ్నకు ధృఢమైన సమాధానంతో ముందుకు రావటం కొన్ని సిద్ధాంతానికి రుజువు లేదు లేదా కొన్ని ఫలితాలే గొప్ప ఫలితాలు అని చెప్పటానికి గొప్ప ఋజువులు ఏమీ లేవు ఆ విషయాన్ని ప్రతికూలముగా తీసుకోకూడదు మళ్ళీ వైఫల్యాలు చాలా ముఖ్యమైనవి కానీ నేను చెప్పేది ఏమిటంటే చాలా సందర్భాలలో ఫలితం వచ్చినప్పుడు సమీక్షకుల ద్వారా తిరస్కరణకు గురికావచ్చు మరియు మొదలైనవి జరగబోతున్నాయి మీరు సాధించిన దాని పట్ల మీకు నమ్మకం ఉండాలని నేను భావిస్తున్నాను మొదటగా ఫలితం రాబట్టటం అది చాలా ముఖ్యమైన విషయం చాలాసార్లు మేము విద్యార్థులను చూస్తుంటాము కొంతమంది విద్యార్థులకు ఫలితాల గురించి ఖచ్చితంగా తెలియదు మరియు సలహాదారు ఇది సరైనదని ఒప్పించడానికి కొంత ప్రయత్నం చేస్తాడు మరియు కొన్ని సందర్భాలలో విద్యార్థి పీహెచ్డీ విద్యార్థి పరిశోధకుడు ఇదే ఖచ్చితమైన ఫలితం అని నమ్ముతారు సలహాదారు నమ్మరు కాబట్టి మీ ఫలితం ఏమిటనే దానిపై నమ్మకం ఉంచటం చాలా ముఖ్యం మరియు అది మీ అంతర్ దృష్టి కలయిక మరియు వాస్తవానికి మీరు ధృవీకరించే విధానం ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి అవి మీ అంతర్ దృష్టి ఆపై ఆవిష్కరణ మరియు ధ్రువీకరణ మీరు ఇవన్నీ సరైన మార్గంలో చేసి ఉంటే మీరు మీ ఫలితం గురించి నమ్మకం కలిగి ఉంటారు మరియు అవతలి వ్యక్తిని ఒప్పించగలరు కానీ వైఫల్యాలతో వ్యవహరించడం చాలా ముఖ్యం మరియు వైఫల్యాలు ఎలా సంభవిస్తాయి మీరు వైఫల్యంగా పిలిచే దానిని మొదట వైఫల్యాన్ని మీరు నిర్వచించాలి కాని ప్రజలు వైఫల్యం అని దేనిని పిలుస్తారు మరియు అది మీ డిగ్రీ చివరిలో లేదా ఊహించిన వ్యవధి లో పూర్తి చేయలేక పోవటం అని పిలవబడుతుంది అవును చెప్పడం చాలా కష్టం ఈ విషయములో పరిపృష్టి చేయడం లో ఓదార్పు ఇవ్వడంలో సలహాదారులు చాలా క్లిష్టమైన పాత్ర పోషిస్తారని నేను భావిస్తున్నాను వాస్తవానికి కొన్నిసందర్భాలలో మీరు మీ ఆలోచనా తీరు మార్చుకోవడం ద్వారా మీరు మీ వైఫల్యాన్ని విజయవంతం చేయవచ్చు ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే అవును మరియు వైఫల్యం వివిధ మార్గాల్లో ఉంటుంది అంటే ఒకటి నా పీహెచ్డీ సలహాదారుడితో నాకు ఉన్న ఉదాహరణ నేను రెండు పేజీల సారాంశ నివేదికను వ్రాస్తున్నాను మరియు అది పునరావృత్తులు మరియు మొదటి రెండవ మూడవ నాల్గవ పునరావృతం కూడా జరిగింది ఆపై మేము ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నాము మరియు మళ్ళీ అతను ఏదో ఎత్తి చూపాడు అందువల్ల నాకు ఒక భావం ఉంది నేను విసుగు చెందుతున్నందున విఫలమయ్యాను మరియు అక్కడే అతను ఆ నాకు చెప్పాడు చిరాకు కలిగించే విషయం కాదు నా ఉద్దేశ్యం కాబట్టి అక్కడ మీరు మళ్ళీ కొనసాగితే చేస్తున్న ప్రక్రియతో నేర్చుకోగాలిగా ఏడవ మరియు ఎనిమిదవ పునరావృతం తర్వాత నేను ఆ నివేదికను వ్రాయగలిగాను ఒక పరిశోధకుడిగా నా నుండి రాబట్టబడినది కాబట్టి మళ్ళీ విఫలమైన భావన ఉంది కానీ ఏదో ఒక విధంగా నేను పట్టుదలతో దాని నుండి బయటకు రాగలిగాను ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ నేను కూడా జోడించాలనుకుంటున్నాను మీకు తెలుసా మనము పేపర్ ప్రచురణ గురించి మాట్లాడేటప్పుడు ఆపై అది తిరస్కరించబడింది మరియు ఇప్పటికే ఈ అంశాలపై కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు పరిగణించదగిన విషయాలలో ఒకటి నా ఉద్దేశ్యం నేను కాదు మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచిస్తున్నారు కానీ మీరు తెరిచి ఉండాలి ప్రచురణ పత్రాన్ని చూసిన నిపుణుడు కూడా సరిగ్గా చూసి ఉండకపోవచ్చు మీరు మీ ప్రచురణ పత్రాన్ని పంపించారు వారు వారి దృక్కోణం నుండి చూస్తారు ఆ రంగం గురించి వారి స్వంత జ్ఞానం వారికి ఉంటుంది మరియు అందువల్ల ఆ ప్రాంతంలో ఏది ముఖ్యమైనది మరియు ఏది ముఖ్యమైనది కాదు అని సాధ్యం సాధ్యం కాదు ఆలోచనలు వారికి ఉంటాయి మొదలైన వాటి గురించి ఆలోచన వారు తీసుకువస్తున్న చాలా విషయాలు వారు మీ ప్రచురణ పత్రాన్ని చూసినప్పుడు మరియు అంచనా వేసినప్పుడు వాటిని ప్రాసెస్ చేయండి కాబట్టి మీకు ఒక జర్నల్ నుండి సమీక్ష వచ్చినప్పుడు మీకు తెలుసా జర్నల్ సంప్రదించింన కొంతమంది విభిన్న సమీక్షకులు అవి ఎల్లప్పుడూ సరైనవి కావు కాబట్టి సమీక్షను బహిరంగంగా చూడటానికి సంకోచించకండి మీరు సమీక్ష పొందినప్పుడు లేదు మేము ఈ ప్రచురణ పత్రాన్ని అంగీకరించము అది ప్రమాణాలకు అనుగుణంగా లేదు లేదా దాని గురించి ఏదో సరైనది కాదు మీరు దాన్ని చదవండి ముగ్గురిలో ఇద్దరు అది సరైనది కాదని అన్నారు కాబట్టి ఇది సరైనది కాదు అలా సరే అనకండి కాబట్టి మీకు మీరే నివేదిక యొక్క స్వతంత్రంగా అంచనా వేయండి కాబట్టి మీరు దాన్ని చూడండి మీరు దాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు దానితో ఏకీభవిస్తున్నారో లేదో మీకు అర్ధమవుతుందో లేదో చూడండి వారు చెప్పారు లేదా వారు వాస్తవానికి ఏదయినా విషయాన్ని విస్మరించారని మీరు భావిస్తున్నారా ఈ సందర్భంలో మీరు మీ పనిని మీరు ఎలా ప్రదర్శించాలో మీకు తెలుసు మళ్ళీ సందర్శించాలి మీరు సరైన నేపథ్యం కలిగివున్నారు మరొక జర్నల్ కు పంపినప్పుడు అదే దారిలో సమీక్షకుడు వెళ్ళడు మీరు వాటిని తగిన విధంగా సిద్ధం చేస్తున్నారు తద్వారా వారు మీ ఆలోచనలకు తగిన విధంగా సిద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు అనుసరించాల్సిన మార్గం అదే ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే వైఫల్యాన్ని ఎదుర్కోవడంలో ముఖ్యమైన అంశం అనేక రకాల స్థలాలలో వివిధ ప్రదేశాలలో దాని గురించి మాట్లాడటం అలా చేయటం ద్వారా సహాయం పొందగల మార్గాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అక్కడ అలాంటి సహాయం ఉంటుంది కాబట్టి మీ స్వంత స్నేహితులతో మొదట మీరు మాట్లాడవచ్చు మీ స్వంత ల్యాబ్ సహచరులు లేదా మీ సలహాదారులతో మీరు మాట్లాడవచ్చు కాబట్టి అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఇది మనము తరువాత చర్చిస్తాము తోటి సంఘం వారిని గుర్తించడం కాబట్టి మనము మన చర్చలో కొద్దిసేపటి తరువాత వస్తాము ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి మీరు పరిశోధనా పత్రాలను చదివినప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడకు తీసుకోవాలనుకుంటున్నాను మరియు మీకు చెప్పిన ఈ విషయం లో భాగంగా మీరు కొంత సాహిత్య పరిశీలన చేయాలి అని కూడా మీకు తెలుసు తరచుగా ఆ పత్రాలు తరచుగా తరచుగా కాదు ఎల్లప్పుడూ ఆ పత్రాలను చాలా క్రమబద్ధమైన మరియు వరుస పద్ధతిలో ప్రదర్శిస్తారు సరే మరియు మీరు ఆ పత్రాలను చదివినప్పుడు మొదటిసారి పరిశోధకుడిగా ప్రయోగశాలలో మీరు చేసిన పని గురించి మీరు ఆలోచిస్తారు మరియు ఆలోచన చేస్తారు మీరు నిజంగా చెడుగా భావిస్తారు ఎందుకంటే మీరు వారు చేస్తున్న క్రమం లో లేదా ఆ స్థాయిలో ఏమీ చేయరు ఇప్పుడు చాలా క్రమపద్ధతిలో వారు కొన్ని పనులు చేశారు మూడు నాలుగు విషయాలు వారు ఒక నిర్దిష్ట పదార్థాల సమూహాన్ని క్రమపద్ధతిలో గుర్తించారు వారు పని చేయాల్సిన అవసరం ఉంది మరియు మీకు తెలిసి వారు 25 ప్రయోగాలు మాత్రమే చేసి చాలా చక్కని గ్రాఫ్లను పొందగలిగారు దాని నుండి వారు మీకు స్పష్టంగా చెప్పగలరు మీరు ప్రత్యేకంగా ఒక ప్రాంతం గరిష్టంగా ఉంటే వారు మీకు సమాధానం ఇచ్చారు కాబట్టి అది చాలా ఉంది చక్కగా పరిశోధనా పత్రము రూపములో సమర్పించారు నిజం చాలా సందర్భాల్లో పని ఇలా ఉండదు వాస్తవానికి జరిగింది కాబట్టి వారు కూడా అదే రకమైన నిరాశకు గురయ్యారు మీరు ప్రస్తుతం వెళుతున్నారు వారు వివిధ నమూనాలను ప్రయత్నిస్తున్నారు మరియు వాటిలో చాలావరకు మీకు స్పష్టంగా ఫలితాలను ఇస్తాయి లేదా వారు అన్వేషించడానికి ప్రయత్నిస్తున్న నిర్దిష్ట పరామితికి ఎలాంటి వ్యత్యాసాన్ని చూపించవు వారు దాని నుండి ఏదో నేర్చుకుంటారు బహుశా వారు పని చేయని వ్యవస్థను ఎంచుకున్నారు వారు వ్యవస్థను మారుస్తారు మరియు కొనసాగుతారు కాబట్టి వారు ప్రచురించే పరిశోధనా పత్రములో వారు తరచుగా చెప్పరు మేము 45 వ్యవస్థలను చూశాము వాటిలో 39 విఫలమయ్యాయి వాటిలో 6 మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయి మరియు ఆ 6 అవి విఫలమైన పరిశోధన యొక్క అన్ని గ్రాఫ్లను మీకు చూపించరు అవన్నీ అవి పట్టించుకోకుండా అవి ఆ 6 పనిని మరియు తార్కికంగా దారితీసే క్రమాన్ని మీకు చూపుతారు కానీ వారు చివరికి చేరుకున్నారు కానీ ప్రతి పరిశోధనా పత్రము వెనుక పని చేయని నమూనాల పరంగా వైఫల్యం చాలా ఉంది ఉన్న విశ్లేషణ పరంగా తప్పు కావచ్చు ప్రయోగాల పరంగా తప్పు కావచ్చు ప్రయోగాత్మక సెటప్లు తప్పు కావచ్చు ఇవేమీ నివేదించబడవు కాబట్టి మీరు ప్రయోగశాలలో అనుభవించేది క్రొత్తది కాదు ప్రయోగశాలలో ఇలాంటి అంశాలను ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు నా ఉద్దేశ్యం పరికరాలు విఫలమవుతాయి ప్రయోగాలు తప్పుతాయి మరియు మొదలైనవి మనము ఎప్పుడూ దానితో పని చేస్తూనే ఉండాలి కాబట్టి అదే నేను కోరుకునే విషయం ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల నేను ఇవ్వాలనుకున్న సారూప్యత ఉంది మీరు వేరొకరి ప్రాంతానికి వెళ్లారు మరియు ఆ వ్యక్తి మీకు క్రొత్త వంటకాన్ని అందిస్తున్నాడు నేను సారూప్యతలు కనుగొన్నాను మరియు మీరు నిజంగా ఆ వంటకాన్ని ఇష్టపడతారు మరియు ఇది చాలా చక్కగా ప్రదర్శించబడుతుంది అలంకరింబడుతుంది మరియు మీరు రెసిపీని అడిగినప్పుడు వివరణాత్మకముగా మరియు వరుస పద్ధతిలో ఇచ్చిన సూచనల జాబితా చాలా ఉంది మరియు ఆ వ్యక్తి దానిని అనుసరించాడని మీరు నిజంగా అనుకుంటున్నారు అది ఆ వ్యక్తికి అనుభవం నుండి వచ్చింది ఇలాంటి వంటకాలలో పది సార్లు విఫలమయ్యానని ఆ వ్యక్తి మీకు చెప్పడు అంతకు ముందు పది రకాలు అతని వైఫల్యాలు కావచ్చు ఇప్పుడు సమర్పించబడుతున్నడి పదకొండవది మరియు ఈ పదకొండవది ఆ పది పై పనిచేసిన అనుభవం వల్ల వచ్చిన విజయం మరియు అపజయాన్ని స్పష్టంగా ఎవ్వరూ దానిని ప్రదర్శించటానికి ఇష్టపడరు ఎందుకంటే కొన్నిసార్లు ఇది సంబంధితంగా ఉండకపోవచ్చు మరియు కొన్నిసార్లు బహుశా అది మిమ్మల్ని చెడ్డగా వెలుగులోకి తెస్తుంది కానీ ముఖ్యంగా పాఠకుల ప్రయోజనం కోసం మరియు రచయిత ఎల్లప్పుడూ పరిశోధనా పత్రాన్ని పొందికైన పద్ధతిలో ప్రదర్శిస్తారు ఎందుకంటే మీరు మీరు కనుగొనడంలో మీరు అనుభవించిన అదే హింసను ఇతరులకు తెలియచేయాలని మీరు కోరుకోరు కాబట్టి ఇది ప్రతాప్ చెప్పే చాలా ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను మరియు ఆ పరిశోధనా పత్రము ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి మాత్రమే మీరు చదవాలి కానీ వాస్తవానికి వారు ఫలితాన్ని చేరుకుంటారు మీరు ఆ క్రమాన్ని మాత్రం అనుకరించకూడదు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ఫణికుమార్ దీని అర్థం మనం ఒక పరిశోధనా పత్రాన్ని చదివినప్పుడు మనము మొదటి పంక్తి నుండి చివరి పంక్తి వరకు వరుస పద్ధతిలో చదవము వాస్తవానికి అక్కడ క్రొత్తది ఏమిటో మరియు ఆ వ్యక్తి ఏమి చేశాడో ధృవీకరించడానికి నేను ఏమి చేయాలి ఆపై నేను విస్తరించగలిగేది ఏమిటి అనేదే చూస్తాము కాబట్టి పరిశోదనా పత్రము చదవడం కూడా ఇది వ్రాసినట్లుగా ఒకేలా ఒక క్రమం ఉండదు మరియు చాలా తరచుగా వాస్తవానికి మనం ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి ఆ పరిశోదనా పత్రము లో ఉన్న విషయాలు మంచివి నేను నిర్మించగలిగేవి ఐతే అందులోని ప్రతి ఒక్క వివరము ద్వారా వెళ్ళాలి కాబట్టి మనము కొన్ని తీసుకుంటామని నేను నమ్ముతున్నాను ఒక ఫిలోలాజికల్ విధానం ఈ పరిస్థితులకు తగినట్లుగా ఏమి కావాలో అది నేర్చుకొని తద్వారా నేను వెళ్లి నా పరికల్పనను ధృవీకరించగలను ఆపై నేను ఆలోచనను నిరూపించాలనుకుంటున్నాను కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఇది బ్లాక్ బాక్స్ విధానం వంటిది ఉంది మనము చేస్తాము అందులోని ప్రతి వివరము తెలుసుకోవలసిన అవసరం లేదు కానీ అదే సమయంలో మనం వివరాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవలసిన అవసరం లేదు దూరంగా ఉంచండి కాబట్టి మనకు అవసరమైన మేరకు వివరాలకు కావాలి కాబట్టి మనము ఊహలతో ముందుకు సాగగలగాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును అది నిజం కాబట్టి మళ్ళీ మనం కొత్తదానిపై దృష్టి సారించాలని నేను అనుకుంటున్నాను పరిశోధన చేయడం ప్రారంభించిన పరిశోధకుడు మరియు మీరు పరిశోధన ప్రారంభించడానికి చాలా మంచి మార్గం వాస్తవానికి బయటికి వెళ్లడం మరియు మీరు ప్రాంతం మరియు ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత బయటకు వెళ్లి ఆ ప్రాంతంలో కొత్తగా ఏమి జరుగుతుందో తెలుసుకోండి ప్రొఫెసర్ అరుణ్ తంగిరాల చక్రం తిరిగి ఆవిష్కరించనవసరం లేదు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ వెళ్ళు ఇటీవలి జరిగిన సదస్సులను పరిశీలించండి ఇటీవలి సదస్సులలో ఏమి ప్రచురించబడింది ఆ సదస్సు దేని గురించి మాట్లాడుతోంది ఆపై మీరు పరిశోధనా పత్రాన్ని ఎంచుకోవచ్చు కొన్ని కారణాల వల్ల మీరు ఇష్టపడతారు మరియు మొదట దృష్టి పెట్టాలి మీరు పరిశోధనా పత్రాన్ని చదివినప్పుడు ఆశాజనకమైన ఫలితం ఉంటుందని నేను నమ్ముతున్నాను ఈ వ్యక్తి పొందిన అదే ఫలితాన్ని నేను ఎలా పునరుత్పత్తి చేయగలను అది కూడా సాధ్యమేనా మీ పరిస్థితులు దీన్ని చేయడానికి మిమ్మల్ని అనుమతించకపోతే మీరు దానిపై దృష్టి పెట్టకూడదు మీరు వేరే ప్రాంతాలకు వెళ్లాలి తంగిరాల దానికి ఎల్లప్పుడూ ఒక ప్రయోజనం ఉంటుంది మీరు ఫలితాన్ని పునరుత్పత్తి చేయటానికి ప్రయత్నిస్తున్నారు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఒకటి ఇది మీకు అన్ని నిట్ బిట్స్తో పరిచయం పొందడానికి సహాయపడుతుంది మరియు మరొక విషయం ఏమిటంటే పరిశోధకుడు తప్పు చేశాడే అనుకోండి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఉద్దేశపూర్వకంగా కాదు ఆశాజనకముగా జరిగింది కానీ మీరు చూసారు మరియు బహుశా మీరు కుడా అలా చేసే అవకాశం ఉంది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి సృష్టికర్తకు ఈ ప్రపంచంలో తగినంత సంక్లిష్టతలు ఉన్నాయని నిర్ధారించుకోండి ప్రతి పరిశోధకుడు ఎప్పటికీ వాస్తవానికి క్రొత్తదాన్ని కనుగొనడం కొనసాగించవచ్చు అని నేను నమ్ముతున్నాను ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును అది నిజం నిజానికి మీరు ఫలితం ఆధారభూతముగా ఉన్నప్పుడు మీరు మీ పని చేయడం గురించి కూడా చాలా బాగా అనుభూతి చెందుతారు మీరు ఏదో చేస్తున్నారు నా ఉద్దేశ్యం కేవలం చదవడం మరియు చదవడం మరియు చదవడం కాదు కాబట్టి చాలా మంది పరిశోధకులు పరిశోధన ప్రారంభములో ప్రతి వాయిద్యం లేదా సాంకేతికత యొక్క అన్ని ప్రాథమిక అంశాలను తెలుసుకోవలసిన అవసరము ఉంది అని అపోహ పడతారు వారు ఆ ఫలితాన్ని పునరుత్పత్తి చేయడానికి ముందు ఆ పరిశోధనా పత్రాన్ని ఉపయోగించుకుంటారు నిజంగా అది అవసరం లేదు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల అందుకే నా విద్యార్థులకు నేను ఎప్పుడూ చెపుతాను పసిపిల్లలను చూడండి అని మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పడు మొదట మనము పాకుతాము మరియు తరువాత నడవడం ఆ తరువాత తినటం మరియు ఆపై ఎలా తినాలో నేర్చుకున్నాను లేదా దీనికి విరుద్ధంగా నేను ఒక వస్తువును ఎలా ఎంచుకోవాలో ఎలా తినంలి ఎలా పాకాలి ఎలా గిల్లాలి ఎలా అరివాలి అన్నీ ఒకే సమయంలో నేర్చుకుంటాను మరియు ఇది తప్పనిసరిగా ఒక క్రమంలో జరగడం లేదు నేను ఒక నిర్దిష్ట సమయం తర్వాత పఠనం అవసరమైనప్పుడు కాకుండా అది సమాంతర చర్యగా జరగాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఇది నిజం మరియు మీ ఫలితం ఆధారిత మైనప్పుడు మీరు ఆ ఫలితాన్ని గుర్తించిన తర్వాత ఎలా పొందారో మీరు ఏ విధముగా మెలిపెట్టవచ్చో కూడా మీకు తెలుస్తుంది తంగిరాల నిజం మరియు ఏ విషయం పై మరింత చదవాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును కాబట్టి మీరు పెద్ద కాగితం ముక్కలను విస్మరించవచ్చని దీని అర్థం అయితే కాదు ఆపై మీరు ఎక్కడైనా పొందాలని మేము ఆశిస్తున్నాము అని మీకు తెలుసు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ పునరుత్పత్తి చేయాలంటే ఆ పరిశోధనా పత్రము గురించి ఆ పరిశోధనా పత్రము యొక్క ముఖ్యమైన అంశాలు మీకు తెలిసి ఉండాలి అప్పుడు అవి ఆ ఫలితాన్ని పొందడంలో మీకు సహాయపడతాయని తెలుసుకోవాలి మరియు మీరు వాటిని చాలా లోతుగా తెలుసుకోవాలి అప్పుడే మీరు ఆవిష్కరించవచ్చు మరియు మెలిపెట్టడం మీరు చేయగలరు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరల నిజం వాస్తవానికి ఇది ప్రారంభ దశలలలో ఉన్న చాలా వికారాలను స్వచ్చ పరుస్తుంది మరియు ఒక రకమైన స్పష్టతను తెస్తుంది ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును తంగిరాల మీరు చూడటం ప్రారంభించండి మీ దిశ ఏమిటి ఏ సమాచారాన్ని సేకరించాలి చదవాలి మరియు దానిని బట్టి మీ అభ్యాసం మరింత సందర్భోచితంగా మారుతుంది ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును తంగిరాల కాబట్టి ఏ పాఠ్యపుస్తకము తీసుకోవాలి లేదా ఏ విధమైన పరిశోధనా పత్రం చదవాలి అన్నది నిజంగా మీకు తెలుస్తుంది మరియు వాస్తవానికి భవిష్యత్ పరిశోధనా పత్రాలను ఎలా చదవాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును అదే సరైనది